మూడు ఫేజ్ ల సింక్రోనస్ మెషీన్లలో స్టేటర్ ఉంటుంది ఇది వాస్తవానికి హౌస్ మూడు దశల ఆర్మేచర్ ఇది వైండింగ్ పంపిణీ చేస్తుంది మరియు రోటర్ ఫీల్డ్ సిస్టమ్ కలిగి ఉంటుందని మేము చెప్పాము ఇది DC కరెంట్ ద్వారా ఉత్తేజితమవుతుంది కాబట్టి నాకు DC కరెంట్ ఉంటే నేను ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవాన్ని సృష్టించబోతున్నాను మరియు ప్రైమ్ మూవర్ చేత తిప్పబడుతున్నాను కాబట్టి ప్రైమ్ మూవర్ చేత తిప్పబడినప్పుడు ఆర్మేచర్ వైండింగ్లు అంతర్ పంపిణీ పద్ధతిలో ఉంచబడతాయి ఇవి ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాయి కాబట్టి నేను A Al B Bl C Cl కలిగి ఉండబోతున్నాను ఈ విధంగా ఉన్న వైండింగ్లను నేను కలిగి ఉన్నాను నేను వాటిని సాంద్రీకృత వైండింగ్ రూపంలో చూపిస్తున్నాను కాబట్టి నేను B Bl మరియు C Cl ను కలిగి ఉండబోతున్నాను ఆపై నేను అయస్కాంతం కలిగి ఉండబోతున్నాను బహుశా నేను కొంతవరకు అయస్కాంతాన్ని కొంతవరకు చూపించగలను కాబట్టి నేను ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవాన్ని కలిగి ఉండబోతున్నాను బహుశా ఈ దిశలో తిప్పవచ్చు కాబట్టి ఇది DC కరెంట్తో ఉత్తేజితమవుతుంది ఇది ఉత్తేజితమవుతుంది మరియు ఇది ఒక నిర్దిష్ట దిశలో తిప్పబడుతుంది ఎక్కువగా యాంటిక్లాక్వైస్గా మనం భ్రమణ ఆచారబద్ధమైన దిశగా తీసుకుంటాము ఇది షాఫ్ట్ కాబట్టి ఇది తిప్పబడిన తర్వాత నేను ప్రేరేపిత EMF లను కలిగి ఉన్న A ఫేజ్ B ఫేజ్ మరియు C ఫేజ్ లను కలిగి ఉండబోతున్నాను ఇవి ఒకదానికొకటి 120 డిగ్రీల ద్వారా మార్చబడతాయి రెండు పోల్ లను కలిగి ఉండటానికి బదులుగా నేను బహుళ సంఖ్యలో పోల్ లను కూడా కలిగి ఉంటాను ఈ సందర్భంలో స్టేటర్ వైండింగ్లో మల్టిపుల్ A ఫేజ్ వైండింగ్ మల్టిపుల్ B ఫేజ్ వైండింగ్ మల్టిపుల్ C ఫేజ్ వైండింగ్ ఇండక్షన్ మెషీన్ విషయంలో మనం మాట్లాడినట్లుగా ఉంటాయి ఇది 4 పోల్ అయితే మేము A Al A1 A1l B Bl B1 B1l మరియు మొదలైనవి చెప్పాము సింక్రోనస్ మెషీన్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది అందుకే ఇండక్షన్ మోటర్ స్టేటర్ నిర్మాణానికి సంబంధించి చర్చించినప్పుడు నేను చెప్పాను ఇండక్షన్ మెషిన్ స్టేటర్ నిర్మాణాన్ని నేను సింక్రోనస్ మెషిన్ స్టేటర్ నిర్మాణంతో పోల్చినప్పుడు స్టేటర్ నిర్మాణం ఖచ్చితంగా సమానంగా ఉంటుంది కాబట్టి ప్రేరిత కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ పోల్ ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని నేను చెబుతాను కాబట్టి fp2 నాకు వేగం ఏమైనా ఇస్తుంది నాకు స్టేటర్లోకి ఇంజెక్ట్ చేయబడిన కరెంట్ యొక్క నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఉంటే నేను ఫ్రీక్వెన్సీ ద్వారా నియంత్రించబడే ఒక తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని పొందబోతున్నాను తిరిగే అయస్కాంత క్షేత్రం యొక్క వేగం మరియు ఒకవేళ నా దగ్గర ప్రైమ్ ఓవర్ సెకనుకు n రివిలేషన్స్ వద్ద తిరుగుతుంటే తదనుగుణంగా నేను స్టేటర్ వైండింగ్లో ప్రేరేపిత ఫ్రీక్వెన్సీని పొందబోతున్నాను కాబట్టి ఇది కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది సెకనుకు పరిభ్రమణం నా f స్టేటర్లో ప్రేరేపిత కరెంట్ లేదా ప్రేరిత EMF యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది మరియు p పోల్ ల సంఖ్యకు సమానంగా ఉంటుంది పోల్ ల సంఖ్య అనేది నిజం నా ఉద్దేశ్యం అది సమానంగా ఉంటుంది నేను దానిని స్టేటర్ వైపు లేదా రోటర్ వైపు నుండి చూస్తే రెండూ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి అలాంటి సమస్య ఉంది రోటర్ రెండు రకాలుగా ఉంటుందని మేము చెప్పాము ఇది విద్యుదయస్కాంతంతో తయారవుతుంది ఈ సందర్భంలో దీనిని వౌండ్ ఫీల్డ్ అని పిలుస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఇది DC కరెంట్ ద్వారా ఉత్తేజితమవుతుంది కాబట్టి మేము దీనిని విద్యుదయస్కాంత లేదా వౌండ్ ఫీల్డ్ అని పిలుస్తాము మరియు ఈ విషయంలోనే మేము రెండు రకాలు గురించి మాట్లాడాము ఒక సందర్భంలో రోటర్ మరియు స్టేటర్ మధ్యలో గాలి అంతరం ఒకే రకంగా ఉంటుంది పూర్తిగా ఈ సందర్భంలో మేము దానిని స్థూపాకార రోటర్ అని పిలుస్తాము రోటర్ వైపు నుండి వంపు లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా స్థూపాకార రోటర్ విషయంలో గాలి అంతరం ఏకరీతి గా కలిగి ఉండబోతున్నారు కాబట్టి ఇది సాధారణంగా హై స్పీడ్ ఆల్టర్నేటర్ లేదా హై స్పీడ్ మెషీన్లలో ఉపయోగించబడుతుంది కాబట్టి సుమారు 3000 rpm అయితే ముఖ్యమైన పోల్ వ్యవస్థ తక్కువ వేగంతో మాత్రమే ఉపయోగించబడుతోంది బహుశా 500 rpm కి దగ్గరగా ఉండవచ్చు రోటర్ నిర్మాణాన్ని పూర్తిగా వక్రీకరించడంలో సెంట్రిఫ్యూగల్ శక్తులు ప్రధాన పాత్ర పోషించకుండా ఉండటానికి ఇది సాధారణంగా ఉపయోగించబడుతుంది అప్పుడు మేము శాశ్వత అయస్కాంత యంత్రం లేదా శాశ్వత అయస్కాంత రోటర్ అయిన మరో దాని గురించి కూడా మాట్లాడాము కాబట్టి ఇది రోటర్ నిర్మాణంలో శాశ్వత అయస్కాంతాలను కలిగి ఉంటుంది మనకు ఎటువంటి ఉత్తేజం అవసరం లేదు కాబట్టి ఇది తప్పనిసరిగా శాశ్వత అయస్కాంతం సహాయంతో యంత్రాన్ని దాని స్వంత ఉత్తేజం కలిగి ఉండటానికి అనుమతిస్తుంది కాబట్టి మొత్తంగా యంత్రం రోటర్ అయస్కాంతాల కారణంగా భౌతికంగా సృష్టించబడిన తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది చివరికి స్టేటర్ ప్రేరేపిత EMF కారణంగా విద్యుత్తుగా సృష్టించబడింది ఇది ప్రేరేపిత విద్యుత్తును వినియోగిస్తుంది ఇది మూడు పోల్ ల కరెంట్ కూడా మేము ఖచ్చితంగా తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాము కాబట్టి చివరికి ఈ రెండు రంగాలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి ఇది జనరేటర్ అయినా మోటారు అయినా అదే జరుగుతుంది క్షేత్రాలు తప్పనిసరిగా ఒకదానితో ఒకటి కలిసిపోతాయి ఇప్పుడు సింక్రోనస్ మెషీన్లో సాధారణంగా శక్తి కారకాల నియంత్రణకు అవకాశం ఉందని మేము చెప్పాము ఎందుకంటే నేను ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాను ముఖ్యంగా ఇది మోటారు అయితే నేను స్టేటర్ నుండి మరియు రోటర్ నుండి ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాను అయితే ఇండక్షన్ మోటారులో నేను స్టేటర్ నుండి మాత్రమే ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాను కాబట్టి స్టేటర్ ఒక ఫ్లక్స్ను స్థాపించడానికి ప్రాథమికంగా ఒక అయస్కాంత ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది లోడ్ ఉందా లేదా అనేది అప్రధానమైనది ఇది తప్పనిసరిగా ఫ్లక్స్ను స్థాపించబోతోంది సింక్రోనస్ మెషీన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి నేను ఈ సమయంలో తగినంతగా సరిపోయే రోటర్ వైపు నుండి మాత్రమే ఫ్లక్స్ను ఏర్పాటు చేస్తుంటే అది ఇకపై స్టేటర్ వైపు నుండి అయస్కాంతీకరించే ప్రవాహాన్ని గ్రహించవలసిన అవసరం లేదు కాబట్టి స్టేటర్ వైపు నుండి తీసిన కరెంట్ ఏమైనా నిజమైన శక్తిని ఉత్పత్తి చేసే దిశగా వెళుతుంది ఇది టార్క్ రూపంలో వ్యక్తమవుతుంది మోటారు తిరుగుతుంది కాబట్టి రోటర్ వైపు నుండి ఫ్లక్స్ సరిపోతే అప్పుడు నాకు రియాక్టివ్ శక్తి ఉండదు కాబట్టి ఇది రోటర్ వైపు నుండి ఈ సందర్భంలో స్టేటర్ వైపు నుండి పరిశీలిస్తే స్టేటర్ వైపు ఎటువంటి రియాక్టివ్ కరెంట్ ఉండదు దీనివల్ల నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా వ్యవస్థలో నేను రెసిస్టెన్స్ ను కనెక్ట్ చేసినట్లుగా ఇది ప్రవర్తిస్తుంది నేను మూడు రెసిస్టెన్స్ లను సృష్టించినట్లయితే అది మూడు పోల్ ల సరఫరా ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కరెంట్ను డ్రా చేస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా కొంతవరకు ఎంత టార్క్ మీద ఆధారపడి అది అభివృద్ధి చెందాలి అని ప్రవర్తిస్తుంది నాకు ఫ్లక్స్ ఉన్నట్లయితే సరిపోదు అప్పుడు నేను తప్పనిసరిగా స్టేటర్ వైపు నుండి కొంత రియాక్టివ్ కరెంట్ తీయబోతున్నాను వాస్తవానికి ఇది కొరత జాగ్రత్త వహించబడిందని నిర్ధారించుకోవడానికి కాబట్టి ఈ సందర్భంలో స్టేటర్ ఒక ఇండక్టర్ లాగా ప్రవర్తించబోతోంది కాబట్టి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లోడ్ లాగా ప్రవర్తిస్తుంది మరోవైపు నేను ఎక్కువ ఫ్లక్స్ ఇవ్వబోతున్నట్లయితే ఈ సమయంలో అవసరమైనదానికంటే ఫ్లక్స్ ఎక్కువ కాబట్టి ఆ సందర్భంలో అది గ్రహింపబడుతుంది ఖచ్చితంగా అది రియాక్టివ్ శక్తిని గ్రిడ్కు తిరిగి సరఫరా చేస్తుంది కాబట్టి అంటే నేను అధిక రియాక్టివ్ శక్తిని మూడు పొల్ ల సరఫరాకు తిరిగి పొందబోతున్నాను ఈ సందర్భంలో నేను తప్పనిసరిగా ఈ యంత్రం కెపాసిటర్ లాగా ప్రవర్తింపచేస్తాను కాబట్టి ముఖ్యంగా ఒక సింక్రోనస్ మోటారు బహుశా ఇది కర్మాగారంలో పనిచేస్తుంది ఇందులో N సంఖ్యను కలిగి ఉన్న ఇండక్షన్ మోటార్లు ఉన్నాయి ఇవన్నీ వెనుకబడి ఉన్న కరెంట్ను కలిగి ఉంటాయి నేను ఒక సమకాలిక యంత్రాన్ని వాస్తవానికి పెద్ద మొత్తంలో ఉత్తేజాన్ని అందించడం ద్వారా ఆ రియాక్టివ్ శక్తికి సమాన విలువను చెల్లించగలను తద్వారా అది కెపాసిటర్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది నా వోల్టేజ్ అయితే మీరు ఊహించవచ్చు నేను దీనిని ఫేజర్ రేఖాచిత్రం యొక్క రూపంగా చూపిస్తున్నాను నేను ఇక్కడ ఎక్కడో ఇండక్షన్ మోటారు కరెంట్ కలిగి ఉండబోతున్నాను అది లోడ్ చేయబడితే కాబట్టి ఇది ఇండక్షన్ మోటర్ యొక్క పవర్ ఫ్యాక్టర్ గా ఉంటుంది ఇది ఇండక్షన్ మోటర్ యొక్క కరెంట్ సింక్రోనస్ మోటారు కరెంట్ నేను సర్దుబాటు చేయగలుగుతాను అది ఏదైనా యాంత్రిక భారాన్ని కలిగి ఉండకపోతే నాకు రియాక్టివ్ కరెంట్ మాత్రమే ఉండవచ్చు నిజమైన లోడ్ ఉండదు ఈ సందర్భంలో పంపిణీ చేయబడిన నిజమైన శక్తి కూడా నిజంగా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను కరెంట్ పూర్తిగా రియాక్టివ్గా చూపిస్తున్నాను అది 90 డిగ్రీలు కనుక ఇది కరెంట్ను తీసుకునే స్వచ్ఛమైన కెపాసిటర్ లాంటిది లేదా అది కొంత మొత్తంలో లోడ్ కలిగి ఉంటే నేను కొంతవరకు ఇలాంటి కరెంట్ ఉండవచ్చు కాబట్టి ఇది సింక్రోనస్ మెషీన్లో ఒకటి కావచ్చు ఇది సింక్రోనస్ మెషిన్ రెండింటిలో ఒకటి అని చెప్పనివ్వండి కాబట్టి ISM1 అదనపు ఉత్తేజం తో లోడ్ చేయబడిన సింక్రోనస్ మోటారును చూపుతుంది అయితే నేను ఇక్కడ చూపించబోతున్నాను ISM2 ఫ్లోటింగ్ లేదా అన్లోడ్ చేయబడిన సింక్రోనస్ మోటారు కనుక ఇది ఇక్కడ లోడ్ చేయబడదు అందువల్ల మీరు యంత్రం ద్వారా నిజమైన శక్తిని లేదా నిజమైన కరెంట్ను చూడటం లేదు దయచేసి ఇది 90 డిగ్రీల వద్ద ఉందని అర్థం చేసుకోండి కాబట్టి నేను వ్రాయడానికి ప్రయత్నిస్తే ప్రతి ఫేజ్ లో ప్రాథమికంగా ఈ సందర్భంలో నిజమైన శక్తి మరియు నిజమైన శక్తి 0 అవుతుంది కాబట్టి సింక్రోనస్ మెషీన్ అక్షరాలా లోడ్లో లేదు ఇది ఏ లోడ్కి అయినా శక్తిని సరఫరా చేయదు అదే దీని అర్థం యంత్రం యొక్క ఆపరేషన్ సూత్రానికి తిరిగి రండి ముఖ్యంగా కొన్ని మోటారు మూడు ఫేజ్ ల వైండింగ్ల కారణంగా నేను తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించబోతున్నానని మీకు చెప్పాను అవి స్టేటర్లో పంపిణీ చేయబడిన స్థలం వీటిని టైమ్ డిస్ట్రిబ్యూటెడ్ కరెంట్ మూడు ఫేజ్ ల కరెంట్తో ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది స్టేటర్ రివాల్వింగ్ అయస్కాంత క్షేత్రం కానుంది నా వద్ద రోటర్ ఉంది వాస్తవానికి ఇది ఉండబోతోంది బహుశా ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవం సృష్టించబడ్డాయి శాశ్వత అయస్కాంతం వల్ల లేదా ఎలక్ట్రో మాగ్నెట్ కారణంగా నేను ఇంజెక్ట్ చేసిన విద్యుత్ నేను ఇంజెక్ట్ చేసిన DC కరెంట్ ఇప్పుడు ఇది వాస్తవానికి తిరిగే అయస్కాంత క్షేత్రం అయితే నేను బహుశా దక్షిణ ధ్రువం మరియు ఉత్తర ధ్రువం కలిగి ఉండబోతున్నాను ఈ సమయంలో ఈ విధంగా దీనివల్ల రోటర్ దక్షిణ ధ్రువం వైపు ఆకర్షిస్తుంది కనుక ఇది సవ్యదిశలో కదలడానికి ప్రయత్నించవచ్చు ఇది స్టేటర్ యొక్క ధ్రువంతో లాక్ చేయడానికి సవ్యదిశలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది రోటర్ దాని జడత్వం కారణంగా కొంచెం కదలడానికి కొంత సమయం పడుతుంది కానీ తిరిగే అయస్కాంత క్షేత్రం నిజంగా చాలా ఎక్కువ వేగంతో నడుస్తోంది ఇది అధిక వేగంతో నడుస్తుంటే ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా ఉత్తర ధ్రువం ఇక్కడకు వచ్చి దక్షిణ ధృవం ఇక్కడకు వస్తుందని మీరు చూడబోతున్నారు కనుక ఇది చాలా వేగంగా కదులుతుంది బహుశా ఇది tt0 సమయంలో ఉండవచ్చు ఇది ఆ సమయంలో tt1 కావచ్చు ఎందుకంటే ఇది సగం రెవల్యూషన్ మాత్రమే కాబట్టి రోటర్ వేగం అందుకునే సమయానికి స్టేటర్ ఫీల్డ్తో సమలేఖనం చేసే సమయానికి స్టేటర్ ఫీల్డ్ ఇప్పటికే దాదాపు 180 డిగ్రీలు దాటింది కాబట్టి ఇప్పుడు అది వికర్షణను చేస్తుంది కాబట్టి నిరంతరం ఆకర్షణ మరియు వికర్షణ జరుగుతుందని మీరు చూస్తారు మరియు ఇది ధ్రువాలలో కొంత క్షీణత కదలిక లేదా ప్రకంపనలకు మాత్రమే వ్యయం అవుతుంది కాబట్టి అంతర్గతంగా సింక్రోనస్ మోటారు సెల్ఫ్ స్టార్టింగ్ కాదు కాబట్టి ఇది ఇండక్షన్ మోటారు వలె అంతర్గతంగా సెల్ఫ్ స్టార్టింగ్ కాదు కాబట్టి మనం వేరియబుల్ ఫ్రీక్వెన్సీ సరఫరాను ఇస్తాము ఇక్కడ మనం మొదట్లో ఇచ్చేది 0 25 హెర్ట్జ్ తరువాత 0 5 హెర్ట్జ్ మరియు మొదలగునవి మరియు నెమ్మదిగా 50 హెర్ట్జ్కు పెంచండి కాబట్టి ఏమి జరుగుతుందంటే ప్రతి పెరుగుతున్న ఫ్రీక్వెన్సీలో స్టేటర్ తిరిగే అయస్కాంత క్షేత్రంతో రోటర్ చేరుకోవడానికి మీరు తగిన సమయం ఇస్తారు కాబట్టి ఇది మరింత ముందుకు వస్తుంది ఎందుకంటే ఇది స్టేటర్ యొక్క తిరిగే అయస్కాంత క్షేత్రంతో పాటు లాగబడుతుంది కాబట్టి రోటర్ సరిగ్గా సింక్రోనస్ వేగంతో పనిచేస్తుంది లేదా అస్సలు పనిచేయదు ఇది పనిచేయబోయే మార్గం సింక్రోనస్ మోటారు సింక్రోనస్ వేగంతో నడుస్తుంది లేదా మరే ఇతర వేగంతోనూ పనిచేయదు దీనిని సింక్రోనస్ మోటర్ అని పిలవడానికి కారణం ఇది సింక్రోనస్ వేగంతో మాత్రమే నడుస్తుంది కాబట్టి ఇది ఇండక్షన్ మెషీన్కు సరిగ్గా వ్యతిరేకం ఇండక్షన్ మెషిన్ సింక్రోనస్ వేగంతో పనిచేయదు ఇది వేగంతో ఎల్లప్పుడూ నడుస్తుంది ఇది సింక్రోనస్ వేగం కంటే తక్కువ కాబట్టి సింక్రోనస్ మోటారును ప్రారంభించే పద్ధతుల్లో ఇది ఒకటి మీ క్లాస్మేట్స్లో కొందరు నిన్న అడిగినందున సాధారణంగా ఉపయోగించే మరొక పద్ధతి మీరు రోటర్లో షార్ట్ సర్క్యూట్ చేయగల రకమైన వైండింగ్ ఎందుకు కలిగి ఉండకూడదు ఈ సందర్భంలో ఇది ఖచ్చితంగా ఇండక్షన్ మెషిన్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది నిజంగా సింక్రోనస్ మెషీన్లో జరుగుతుంది వాస్తవానికి స్టేటర్లో ఈ వైండింగ్ ఉంటుంది బహుశా మీరు ఇక్కడ కొన్ని బార్లను కలిగి ఉంటారు ఆ బార్లు చాలా వరకు స్క్విరెల్ కేజ్ యొక్క రోటర్ బార్తో పోలి ఉంటాయి మరియు ఆ బార్లు మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుతాయి బహుశా ఎండ్ రింగ్ సహాయంతో లేదా రాగి కండక్టర్ను ఉంచండి ఇది పూర్తి బార్లను షార్ట్ సర్క్యూట్ చేయబోతోంది ఉపయోగించబడుతున్న అన్ని బార్లను సాధారణంగా డేంపర్ బార్స్ అంటారు కాబట్టి డేంపర్ బార్లు ప్రాథమికంగా ఇండక్షన్ మోటారులోని కేజ్ రోటర్ బార్తో సమానంగా ఉంటాయి కాబట్టి ఇవి యంత్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇవి ప్రేరిత కరెంట్ పొందబోతున్నాయి ప్రేరిత కరెంట్ EMF ను ప్రేరేపిస్తాయి నేను ఒక యంత్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను ప్రాథమికంగా ఏ వేగాన్ని కలిగి ఉండబోతున్నాను దీని కారణంగా రోటర్ కండక్టర్లు మరియు తిరిగే అయస్కాంత క్షేత్ర వేగం మధ్య సాపేక్ష వేగం ఉంటుంది కాబట్టి ఈ సాపేక్ష వేగం EMF యొక్క ప్రేరణకు వ్యయం అవుతుంది రోటర్ డేంపర్ బార్ కరెంట్ మరియు స్టేటర్ వైండింగ్ యొక్క వాస్తవ కరెంట్ మధ్య పరస్పర చర్య కారణంగా లేదా రెండు వైండింగ్ల ఫ్లక్స్ల వల్ల కరెంట్ ఇండక్షన్ ద్వారా మెషిన్ ఒక టార్క్ను అభివృద్ధి చేస్తుంది అవసరమయ్యే టార్క్ ఏమైనా పొందడానికి రెండు వాస్తవానికి ఒకదానిపై మరి యొక్కటి పరస్పరం పనిచేస్తాయి ఆ టార్క్ యంత్రాన్ని సింక్రోనస్ వేగంతో దాదాపుగా వేగవంతం చేస్తుంది ఇది సమకాలిక వేగానికి చాలా దగ్గరగా వచ్చిన క్షణం ఆ సమయంలో నేను DC సరఫరాను ప్రారంభించగలను అప్పటి వరకు నేను DC సరఫరాను ఆన్ చేయవలసిన అవసరం లేదు ఆ సమయంలో నేను DC సరఫరాను ఆన్ చేస్తే వెంటనే రోటర్ పోల్ వెళ్లి స్టేటర్ పోల్ లేదా తిరిగే అయస్కాంత క్షేత్ర ధ్రువాలతో లాక్ అప్ అవుతాయి కాబట్టి రెండు ఒకదానితో ఒకటి లాక్ చేయబడతాయి మరియు ఇప్పుడు డేంపర్ బార్ల కారణంగా వాటికి ఎక్కువ కరెంట్ లు ఉండవు ఎందుకంటే ఇప్పుడు రోటర్ సింక్రోనస్ వేగంతో తిరుగుతోంది రోటర్ సింక్రోనస్ వేగంతో తిరుగుతుంటే మీరు ప్రేరేపిత EMF ను కలిగి ఉన్న డేంపర్ను చూడలేరు వారు సాపేక్ష వేగాన్ని చూడలేరు కాబట్టి సాపేక్ష వేగం లేకపోతే డేంపర్ బార్లు డమ్మీ లాగా అక్కడే కూర్చుంటాయి ప్రతిసారీ కొంత అవాంతరాలు కొంత వేగం తగ్గడం లేదా కొన్ని కారణాల వల్ల పైకి వెళ్ళడం జరుగుతుంది బహుశా ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులు ఉండవచ్చు ఒకరకమైన లోడ్ హెచ్చుతగ్గులు ఉండవచ్చు ఆ సమయంలో వేగం హెచ్చుతగ్గులకు గురైతే డేంపర్ చర్యలోకి దిగుతుంది వేగం సింక్రోనస్ వేగం అయినప్పుడు డేంపర్కు ఎటువంటి చర్య ఉండదు రోటర్ వేగం మరియు తిరిగే మధ్య వేగం ఎంత తేడా ఉందనే దానిపై ఆధారపడి మరియు అయస్కాంత క్షేత్రాల వేగం వల్ల డేంపర్ బార్లు ఖచ్చితంగా ప్రేరిత కరెంట్ లను పొందబోతున్నాయి వెంటనే ఏదైనా తేడా ఉంటే డేంపర్ బార్లో ప్రేరేపిత కరెంట్ ఉంటుంది మరియు ఆ డేంపర్ బార్ కరెంట్ ఒక టార్క్ను ఉత్పత్తి చేయబోతోంది ఇది ఒక ఇండక్షన్ మోటార్ టార్క్ మాదిరిగానే ఉంటుంది కనుక ఇది యంత్రాన్ని సమకాలిక వేగానికి నెట్టడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి డేంపర్ బార్కు ఆ పేరు వచ్చింది ఎందుకంటే అవి వేగంతో ఏదైనా డోలనాన్ని తగ్గించి వేస్తాయి ఇది రోటర్కు ఎల్లప్పుడూ సమకాలీన వేగం వైపు వెళ్లేలా సహాయపడుతుంది కాబట్టి వేగంలో ఏదైనా డోలనం ఉంటే అది ఎల్లప్పుడూ డోలనాన్ని తగ్గించి సమకాలిక వేగం వైపు నెట్టడానికి ప్రయత్నిస్తుంది తద్వారా ఇది రోటర్ స్తంభాలు మరియు స్టేటర్ రివాల్వింగ్ అయస్కాంత క్షేత్ర ధ్రువాల మధ్య లాకింగ్ చర్యకు తిరిగి వెళుతుంది కాబట్టి ఈ రకమైన యంత్రాంగం నేను మొదట్లో దీన్ని అమలు చేయబోతున్నాను లేదా డేంపర్ బార్ల సహాయంతో ఇండక్షన్ మెషీన్గా ప్రారంభించబోతున్నాను మరియు నేను దానిని తరువాత సింక్రోనస్ మోటారుగా అమలు చేయబోతున్నాను కాబట్టి వీటిని సాధారణంగా ఇండక్షన్ స్టార్ట్ సింక్రోనస్ రన్ మోటార్లు అంటారు కాబట్టి ఇవి సాధారణంగా తక్కువ రేటింగ్లలో మాత్రమే ఉపయోగించబడతాయి మీరు వాటిని చాలా ఎక్కువ రేటింగ్లో ఉపయోగించలేరు ఎందుకంటే ఇండక్షన్ మెషీన్ ఒక కరెంట్ను తీసుకువెళుతుంది అని మేము చెప్పాము ఇది నేను వాటిని ప్రారంభించేటప్పుడు రేట్ చేసిన కరెంట్కు దాదాపు 6 నుండి 8 రెట్లు అనుగుణంగా ఉంటుంది ఇది మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నాకు తక్కువ సంఖ్యలో ఇండక్షన్ బార్లు ఉన్నాయి నేను చాలా కేజ్ రోటర్ బార్లను కలిగి ఉండను కాబట్టి నేను ఎంత టార్క్ అవసరం అనే దృక్కోణంలో మొత్తం విషయాన్ని వాస్తవంగా చూడవలసి ఉంటుంది నేను చాలా పెద్ద సామర్థ్యం గల సింక్రోనస్ మోటారు గురించి మాట్లాడేటప్పుడు చాలా పెద్దదిగా ఉండే ఈ యంత్రాన్ని ప్రారంభించడానికి ఎంత కరెంట్ అవసరం కాబట్టి ప్రేరణ మొదలవుతుంది సింక్రోనస్ రన్ మోటార్లు సాధారణంగా కొంత తక్కువ సామర్థ్యంలో మాత్రమే ఉపయోగించబడతాయి కొన్ని గడియారాలు మైక్రోవేవ్ టర్న్ టేబుల్స్ మీరు ఒక నిర్దిష్ట వేగంతో స్థిరమైన వేగంతో తిప్పాలనుకున్న చోట ఆ విషయాలు సింక్రోనస్ మోటారులతో నడుస్తాయి అవన్నీ చిన్న కెపాసిటివ్ మోటార్లు ఉదాహరణకు టేప్ రికార్డర్ ఒక నిర్దిష్ట వేగంతో మాత్రమే నడపాలని నేను కోరుకుంటే మీరు దీన్ని చాలా వేగంగా నడపడానికి ప్రయత్నిస్తే లేదా చాలా నెమ్మదిగా సంగీతం ఇకపై సంగీతం గా ఉండదు కాబట్టి ఆ సందర్భాలలో స్థిరమైన వేగం కావాలంటే సింక్రోనస్ మోటార్లు సింక్రోనస్ మోటారు యొక్క ప్రాథమిక చర్య కోసం నిజంగా ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు వైండింగ్ నిర్మాణంలోకి కొంచెం వెళ్దాం ఎందుకంటే ఇండక్షన్ మెషీన్ విషయంలో కూడా వైండింగ్ నిర్మాణం గురించి మనం ఎప్పుడూ మాట్లాడలేదు నేను ఆర్మేచర్ వైండింగ్ గురించి మాట్లాడుతున్నాను DC యంత్రం విషయంలో మనం చేసినట్లుగా మూసివేసే రేఖాచిత్రం ఎలా గీస్తారు అనే వివరాలను నేను నిజంగా తెలుసుకోను నేను డిస్ట్రిబ్యూటెడ్వైండింగ్ వర్సెస్ సాంద్రీకృత వైండింగ్ కలిగి ఉంటే మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను వోల్టేజ్ ప్రేరేపించబడినప్పుడు వోల్టేజ్లను ప్రేరేపించడానికి నేను ప్రయత్నించినప్పుడు ఇది కొన్ని అంశాలను పరిచయం చేయబోతోంది నాకు సాంద్రీకృత వైండింగ్ ఉందని చెప్పండి నేను సాంద్రీకృత వైండింగ్ కలిగి ఉంటే నేను ఇక్కడ అన్ని A ఫేజ్ ల వైండింగ్ ను కలిగి ఉంటాను అన్ని A ఫేజ్ తిరిగి వచ్చిన వైండింగ్లు లేదా కండక్టర్ ను ఇక్కడ చూపుతున్నాను కాబట్టి నేను వాస్తవానికి A ఫేజ్ వైండింగ్ ను చూస్తే A ఫేజ్ వైండింగ్ మొత్తం మలుపులు అదే సమయంలో ఉత్తర ధ్రువాన్ని దాని శిఖరం వద్ద ఎదుర్కోబోతోంది అదేవిధంగా దక్షిణ ధ్రువం అదే సమయంలో దాని శిఖరం వద్ద సమయ విలంబం పరంగా ఇది ఏమాత్రం భిన్నంగా ఉండదు సమయ విలంబం ఉండదు కాబట్టి నేను నిజంగా చూస్తే సాధారణంగా ఉంటే మనం ట్రాన్స్ఫార్మర్లో వ్రాసిన మాదిరిగానే సమీకరణాన్ని మళ్ళీ వ్రాస్తాము మేము అని చెబుతాము నేను ప్రతి ఫేజ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఫ్లక్స్ ప్రతి ధ్రువానికి ఫ్లక్స్కు అనుగుణంగా ఉంటుంది మరియు ప్రతి ఫేజ్ కు మలుపుల సంఖ్య అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ N మలుపులన్నీ ఒకే సమయంలో గరిష్ట ప్రవాహాన్ని లేదా కనీస ప్రవాహాన్ని ఎదుర్కొంటున్నాయని నేను అనుకుంటే ఇక్కడ వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది నాకు ఖచ్చితంగా తెలుసు నేను డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ కలిగి ఉన్నప్పుడు నేను బహుశా ఈ ప్రదేశం అంతా పంపిణీ చేయబోతున్నాను కాబట్టి బహుశా ఇది ఎదుర్కోవలసి ఉంటుంది ప్రత్యేకించి నేను ఈ విధంగా వ్యతిరేక దిశలో తిరిగే క్షేత్రం గురించి మాట్లాడుతుంటే నేను మొదట ఈ ఫ్లక్స్ను ఎదుర్కోబోతున్నాను అప్పుడు ఇది ఎదుర్కోబోతోంది అప్పుడు ఇది ఎదుర్కోబోతోంది మరియు మొదలగునవి కాబట్టి ఈ ప్రతి మలుపులో ప్రేరేపిత EMF పరిమాణం పరంగా ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది నేను వాటన్నిటిలో ప్రేరేపించే EMF యొక్క ఒకే విలువను పొందబోతున్నాను కాబట్టి నేను వాటిని జతపరచినప్పుడు ప్రతి మలుపుకు ప్రేరేపించే EMF సరైనది కాదని ఇది N సార్లు అని నేను చెప్పలేను నేను పంపిణీ చేసినప్పుడు ఇది ఎంతవరకు సవరించబడుతుంది మనం కొంచెం పరిశీలించటానికి ప్రయత్నిద్దాం అది Kd అని పిలువబడే ఒక కారకాన్ని పరిచయం చేస్తుంది ఇది వాస్తవానికి పంపిణీ కారకం మరియు Kd సాధారణంగా 1 కన్నా తక్కువ సహజంగానే నేను స్కేలర్ మొత్తాన్ని చేస్తే N సార్లు EMF ప్రతి మలుపులో ప్రేరేపించబడింది అవన్నీ విలంబం అయినందున నేను వెక్టర్ మొత్తాన్ని చేస్తే నేను వాటిని ఫేజర్లుగా కలిగి ఉంటాను అవి ఒకదానికొకటి నిర్దిష్ట కోణంలో జాగు అవుతాయి కాబట్టి నేను 4 స్లాట్ల గురించి తీసుకుందాం కాబట్టి నేను ఇక్కడ ఒక స్లాట్ ఇక్కడ మరో స్లాట్ ఇక్కడ మరో స్లాట్ మరియు ఇక్కడ మరొక స్లాట్ తీసుకోబోతున్నానని చెప్పండి వాస్తవానికి EMF ఎంత ప్రేరేపించబడిందో చూడటానికి నేను ప్రయత్నిస్తే అది వాస్తవానికి తదుపరి స్లాట్లో కొన్ని కోణాల ద్వారా ప్రేరేపించబడిన EMF కి దారితీస్తుంది మొదట ఫ్లక్స్ వాస్తవానికి ఎదుర్కొంటున్నందున ఒక నిర్దిష్ట స్లాట్ నిర్దిష్ట స్లాట్కు అనుగుణంగా ఉత్తర ధ్రువం తనను తాను సమలేఖనం చేస్తుంది కొంతకాలం తర్వాత అది తదుపరి స్లాట్కు వస్తోంది మరికొంత సమయం తరువాత అది తదుపరి స్లాట్కు వస్తుంది మరియు మొదలగునవి కాబట్టి నేను ప్రతి EMF యొక్క గరిష్టాన్ని ఒకదానికొకటి విలంబం చేయబోతున్నాను కాబట్టి నేను నిజంగా వాటిలో ప్రతిదానిని గీసినప్పుడు నేను వాటిలో ఒకదాన్ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిలో ఒకదానికి ఇలాంటి విలువ ఉందని నేను చెబితే రెండవది విలువను కలిగి ఉండవచ్చు ఇది మొదటి నుండి విలంబం మూడవది విలువను కలిగి ఉంటుంది ఇది మళ్ళీ రెండవది విలంబం అవుతుంది వరుస స్లాట్లలో ప్రేరేపించే ప్రతి EMF ఒకదానికొకటి నిర్దిష్ట కోణం ద్వారా విలంబం అవుతుంది ఆ కోణం రేఖ ద్వారా విస్తరించిన కోణానికి లేదా ఆర్మేచర్ మధ్యలో చేరిన వ్యాసార్థానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి రెండు ప్రక్కనే ఉన్న స్లాట్ల మధ్య నేను కోణం ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే నేను దీనిలో కొన్నింటిని α అని పిలుస్తే వీటిలో ప్రతి ఒక్కటి ఒకదానికొకటి α కోణంలో ఉంటాయి కోణం ద్వారా విలంబం అవుతాయి ఇది విలంబం అవుతుంది ఈ మలుపుల యొక్క వోల్టేజ్ B రూపాలను చూస్తున్నప్పుడు నేను ఎదుర్కొంటాను కాబట్టి నేను α విలంబం చేయబోతున్నాను ఇది నేను దీన్ని కొంతవరకు చూపించగలను బహుశా ఒక EMF ఇలా ఉంటుంది తదుపరి EMF ఇలా ఉంటుంది మూడవ EMF ఇలా ఉంటుంది అన్ని EMF గరిష్ట విలువ లేదా పరిమాణం ఒకే విధంగా ఉంటుంది కానీ సమయ విలంబం అయినందున ఉత్తర ధ్రువం ఆ ప్రతి వైండింగ్ లను కొంచెం సమయ విలంబం చేసిన తరువాత ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇది తదుపరి స్లాట్ల సమితిని ఎదుర్కోకముందే α కోణం గా ప్రయాణించాలి కాబట్టి నేను చెప్పే విధంగా ఇది E1 ఇది E2 ఇది E3 గా కలిగి ఉన్నాను అని చెప్పాను నేను వాటిని వెక్టార్గా చూపిస్తున్నాను కాబట్టి నేను మూడు EMS లను కలిగి ఉండబోతున్నాను ఇవి మూడు ప్రక్కనే ఉన్న వైండింగ్లకు అనుగుణంగా ఉంటాయి ఇవి ప్రక్కనే ఉన్న స్లాట్లలో ఉంటాయి కాబట్టి నేను దీన్ని కలిగి ఉన్నాను నేను దాని హెక్ కోసం తీసుకుంటున్నాను కేవలం మూడు స్లాట్లు నేను ఇంకా ఎక్కువ తీసుకోగలిగాను కాని మేము మొత్తం విషయం చూడటానికి ప్రయత్నిస్తున్నాము నేను వాటిని వెక్టార్గా జతపరచినప్పుడు నేను దీన్ని మొత్తం EMF గా పొందబోతున్నాను వెక్టార్గా నేను మూడు EMF లను ఏ సమయంలోనైనా కలిగి ఉండాలి అది మొత్తం EMF అవుతుంది ఇది ఒక ఫేజ్ కు మొత్తం EMF ఇవి ఒక నిర్దిష్ట ఫేజ్ ఒక ఫేజ్ కు చెందిన వైండింగ్లు అని నేను అనుకుంటే నేను ఇప్పుడు పంపిణీ కారకం వోల్టేజ్ల యొక్క వెక్టర్ యొక్క మొత్తం నిష్పత్తి వోల్టేజ్ల స్కేలార్ మొత్తంతో విభజించబడింది దయచేసి ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్ యొక్క అంతర్పంపిణీ లేదని గుర్తుంచుకోండి అన్ని వైండింగ్లు కేంద్రీకృతమై ఉన్నాయి మరియు మొదలగునవి వీటన్నిటిలో ప్రేరేపిత EMF ను శిఖరం వలె ఒకే సమయంలో కలిగి ఉన్నందున ఫేజ్ మార్పు లేదు సింక్రోనస్ మెషీన్ విషయంలో ఒక ఫేజ్ మార్పు ఉంది ఎందుకంటే నేను వాటిని ప్రత్యేకంగా పంపిణీ చేయబోతున్నాను కాబట్టి నేను ఈ స్కేలార్ మొత్తానికి ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ మాదిరిగానే ఉంటుంది అయితే వెక్టర్ మొత్తం ఇండక్షన్ మెషీన్ లేదా సింక్రోనస్ మెషీన్లో నాకు లభిస్తుంది ఇప్పుడు నేను ఈ కోణాన్ని లంబంగా విభజించి గీయడానికి ప్రయత్నిస్తే మరియు ఇది లంబంగా ఉంటే ఇది 90 డిగ్రీలు కాబట్టి ఇది α2 అవుతుంది ఇది కూడా α2 అవుతుంది మరియు ఈ వోల్టేజ్లో సగం విలువ ఏమిటో ఇప్పుడు నేను చూడటానికి ప్రయత్నిస్తున్నాను నేను దీనిని OPQ అని పిలిస్తే OP2 ను మిడ్పాయింట్ నుండి P కి లేదా మిడ్పాయింట్ నుండి O కి పొందాలనుకుంటున్నాను అదే నేను చూడటానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి దీనిని R గా వ్రాద్దాం అని చెప్పగలను కాబట్టి PR స్టేటర్ యొక్క పూర్తి వృత్తాకార నిర్మాణం యొక్క వ్యాసార్థం ఏమైనా అవుతుందని నేను చెప్పగలను స్టేటర్ యొక్క లోపలి అంచు ఇక్కడ కోణం ఏమైనా గుణించాలి కాబట్టి నేను కలిగి ఉండబోతున్నాను ఏదైనా వ్యాసార్థం తో గుణించాలి ఇది వ్యాసార్థం ఇది హైపోటెన్యూస్ కాబట్టి నేను చెప్పాలి కాబట్టి వోల్టేజ్ అని నేను చెప్పగలను కాబట్టి నేను అలాంటి వోల్టేజీల సంఖ్యను కలిగి ఉంటే నేను స్కేలార్ మొత్తాన్ని ప్రాథమికంగా అటువంటి వెక్టర్ల మొత్తం సంఖ్య n రెట్లు ఉంటుంది అయితే నేను వెక్టార్ మొత్తాన్ని చూడటానికి ప్రయత్నిస్తే నన్ను మళ్ళీ ఇక్కడ లంబంగా గీయండి మరియు నేను దీన్ని 90 డిగ్రీల బిందువుగా చూస్తున్నాను ఇది వ్యాసార్థానికి సరిగ్గా సమానం కాదని నేను అర్థం చేసుకున్నాను కాని అది పెద్ద వృత్తం అని ఊహిస్తున్నాను ఇది నిజంగా వ్యాసార్థం మరియు ఈ పొడవు ఏమైనా మధ్య చాలా తేడాను కలిగి ఉండదు దీనికి అంత తేడా ఉండదు కాబట్టి నేను దీనిని nα2 గా వ్రాయగలగాలి మరియు దీనికి nα2 కూడా ఉంది ఇక్కడ నేను వాటిలో మూడు మాత్రమే పరిగణించాను కానీ ఒక పెద్ద యంత్రంలో అలాంటి వాటి సంఖ్య n ఉంటుంది కాబట్టి నేను దీనిని ఇలా వ్రాయగలగాలి కాబట్టి నేను nα2 ను PQ లేదా OQ తో గుణించబోతున్నాను అవన్నీ ప్రాథమికంగా యంత్రం యొక్క వ్యాసార్థం రాయగలగాలి కాబట్టి ఇది 2 రెట్లు గా ఉంటుంది ఇది మొత్తం పొడవు అవుతుంది ఇది OPQR అని మరియు ఇది S అని నేను చెబితే OS ఉంటుంది అని నేను చెప్పాలి కాబట్టి ఇది వాస్తవానికి వెక్టోరియల్ మొత్తం స్కేలార్ మొత్తం ఉండబోతోంది కాబట్టి నేను అని వ్రాయగలను ఇక్కడ α మధ్యలో కోణం లేదా ప్రక్కనే ఉన్న స్లాట్ల మధ్య కోణీయ మార్పు 360 స్లాట్లు ఉంటే నేను స్పష్టంగా 2 ప్రక్కల స్లాట్ల మధ్య 1 డిగ్రీ మాత్రమే కలిగి ఉన్నాను కాబట్టి 360 డిగ్రీల విస్తీర్ణంలో ఎన్ని స్లాట్లు ఉన్నాయో దానిపై ఆధారపడి నేను α ను లెక్కించగలను ఇది 2 ప్రక్కనే ఉన్న స్లాట్ల ద్వారా మధ్యలో ఉన్న కోణం మరియు N అంటే ఒక ఫేజ్ కు ఒక ధ్రువానికి ఎన్ని స్లాట్లు కేటాయించబడతాయి కాబట్టి మనం మొదట వ్రాసినదాన్ని ఫ్లక్స్ అని చెప్పాలి ఇది ధ్రువానికి ఫ్లక్స్కు అనుగుణంగా ఉంటుందని నేను చెప్పాలి ఎందుకంటే నేను కలిగి ఉన్న ధ్రువాల సంఖ్య N అది చాలా పోల్ లతో గుణించబడుతుంది ఎందుకంటే ప్రతి పోల్ కి ఒక A సిట్టింగ్ A A A1 A2 మరియు మొదలైనవి ఉంటాయి నేను ఎక్కువ సంఖ్యలో పోల్ లను కలిగి ఉంటే దక్షిణ ధ్రువానికి అనుగుణంగా నేను Al A1l A2l మరియు మొదలైనవి కలిగి ఉంటాను కాబట్టి మేము వోల్టేజ్ వైపు చూస్తున్నాము చివరికి ధ్రువానికి ఫ్లక్స్కు అనుగుణంగా ప్రేరేపిస్తుంది కానీ మనం చివరికి మనం దీని ద్వారా గుణించినప్పుడు ఇది ఒక ఫేజ్ కు మలుపుల సంఖ్య అవుతుంది కాబట్టి అవన్నీ చివరికి స్పష్టంగా కలిసిపోతాయి ఎందుకంటే అవన్నీ సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయని నేను అనుకుంటాను మరియు నేను దీనిని Kd తో గుణించబోతున్నాను ఇక్కడ Kd పంపిణీ కారకం ఎందుకంటే అవన్నీ ఒకే స్లాట్లో ఉన్నాయని మేము అనుకుంటాము అందుకే మేము వాటిని జతపరిచాము వాటిని N చే గుణించాలి కాని అవి ఒకే స్లాట్లో లేవు అవి ప్రక్కనే ఉన్న స్లాట్ల వద్ద ఉన్నాయి మరియు నేను ఖచ్చితంగా వాటి మధ్య ఫేజ్ ల మార్పును కలిగి ఉంటాను కాబట్టి నేను స్కేలార్ మొత్తాన్ని చేయలేను నేను వెక్టర్ మొత్తాన్ని తయారు చేయాలి కాబట్టి మేము ఈ క్రీపింగ్ చేయబోతున్నాం ఇండక్షన్ మోటారు మరియు సింక్రోనస్ మెషీన్లలో నేను వైండింగ్ పంపిణీ చేసిన ప్రతిసారీ Kd క్రీప్ అవుతుంది రెండూ నేను ప్రేరేపిత EMF ను చూస్తే వారికి ఈ కారకం Kd ఉంటుంది మనం సాధారణంగా పరిగణించే మరో అంశం ఉంది దీనిని Kp పిచ్ కారకం అంటారు సాధారణంగా ఫార్వర్డ్ మరియు రిటర్న్ మధ్య పూర్తి కోణం 180 డిగ్రీలు ఉంటుందని మేము అనుకుంటాము ప్రత్యేకించి రెండు పోల్ లకు వౌండ్ చేస్తే అది 180 డిగ్రీలు అవుతుంది ఇది నాలుగు పోల్ లకు వౌండ్ చేస్తే అది 90 డిగ్రీలు ఉంటుంది కానీ విద్యుత్తుగా ఇది ఇంకా 180 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఇది సాధారణంగా A ఉంటే నేను స్టేటర్లో ఉండబోతున్నాను మరియు ఇది Al నేను ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా 180 డిగ్రీల షిఫ్ట్ కలిగి ఉంటాను కాబట్టి ఇది వాస్తవానికి ఉత్తర ధ్రువం యొక్క గరిష్ట ప్రవాహాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇది ఏకకాలంలో దక్షిణ ధ్రువం యొక్క గరిష్ట ప్రవాహాన్ని ఫేజ్ల వారీ చేస్తుంది కాబట్టి నేను ప్రేరేపిత EMF ని చూసినప్పుడు నేను వాటిలో రెండింటిని నేరుగా జతపరచగలను నేను A మరియు Al లలో ప్రేరేపించబడిన మొత్తం వోల్టేజ్ అని రెండుసార్లు చెప్పగలను అదే నేను ఊహించబోతున్నాను కానీ అలా ఉండవలసిన అవసరం లేదు డిజైన్లో చాలా సార్లు వారు వాస్తవానికి పిచ్ను 180 డిగ్రీల కంటే కొంచెం తక్కువగా చేయడానికి ప్రయత్నిస్తారు వారు చేసేది A ఇక్కడ ఉంది Al బహుశా ఇక్కడ ఎక్కడో ఉండవచ్చు బహుశా 30 డిగ్రీలు లేదా 15 డిగ్రీల ముందు Al యొక్క స్థానం ఉండాలి నాకు సరిగ్గా 180 డిగ్రీల దశ మార్పు ఉంది కాబట్టి నేను యంత్రాన్ని ఎలా డిజైన్ చేస్తున్నానో దానిపై ఆధారపడి నేను దీన్ని 150 డిగ్రీలు లేదా 170 డిగ్రీలు లేదా అలాంటిదే కలిగి ఉండవచ్చు వేవ్ ఫామ్ లోని కొన్ని హార్మోనిక్లను తొలగించడానికి ఇది ప్రత్యేకంగా జరుగుతుంది హార్మోనిక్స్ ఎలా తొలగించబడుతుందనే వివరాలను నేను పొందబోతున్నాను మీరు దీన్ని చదవాలనుకుంటే మీరు దీన్ని PCs మరియు అపెండిక్స్ నుండి చేయవచ్చు ఆర్మేచర్ వైండింగ్లో పూర్తిగా ఇచ్చిన ఒక అనుబంధం ఉంది నేను దానిలోకి వస్తే అది మరో ఒకటిన్నర గంటలు పడుతుంది కాబట్టి నేను హార్మోనిక్ ఎలిమినేషన్లోకి రావటానికి ఇష్టపడను కాని సాధారణంగా ఈ రకమైన పిచ్ను షార్ట్ పిచింగ్ అంటారు పిచ్ సాధారణంగా ఉంటుంది సాధారణ పిచ్ 180 డిగ్రీలు కానీ నేను 180 డిగ్రీల కన్నా తక్కువ ఉన్న పిచ్ను తగ్గించబోతున్నాను కాబట్టి దీనిని షార్ట్ పిచింగ్ అని పిలుస్తాము కాబట్టి నేను చిన్న పిచింగ్ చేసేటప్పుడు నేను నిజంగానే ఉండబోతున్నానని చెప్పలేను వాస్తవానికి నాకు E E ఉండాలి నేను వాటిలో ఒకదాన్ని E గా కలిగి ఉండాలి మరియు మరొకటి E గా కూడా ఉండాలి కాబట్టి నేను స్కేలార్ చేసినప్పుడు అదనంగా ఇది A కి అనుగుణంగా ఉంటుంది ఇది Al కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను స్కేలార్ చేరిక చేసినప్పుడు అది కేవలం 2E గా ఉంటుంది ఈ రెండూ ఉత్తర ధ్రువం యొక్క గరిష్ట బలాన్ని మరియు దక్షిణ ధ్రువం యొక్క గరిష్ట బలాన్ని ఎదుర్కొంటున్నాయని అనుకుంటాము నాకు 180 డిగ్రీల పిచ్ ఉంటేనే ఇది జరుగుతుంది ఈ రెండూ ఒకే సమయంలో ఉత్తర ధ్రువం యొక్క గరిష్ట బలాన్ని మరియు దక్షిణ ధ్రువం యొక్క గరిష్ట బలాన్ని ఎదుర్కోబోతున్నాయి దానికి బదులుగా నేను కలిగి ఉండబోతున్నట్లయితే ఇది దక్షిణ ధ్రువం యొక్క గరిష్ట బలాన్ని కొంచెం తరువాత ఎదుర్కొంటుంది A ఉత్తర ధ్రువం యొక్క గరిష్ట బలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఎందుకంటే ఇది ఈ దిశలో తిరుగుతుంది ఈ కారణంగా నేను రెండూ ఒకే సమయంలో ఉత్తర ధ్రువాలు మరియు దక్షిణ ధ్రువాల గరిష్ట బలాన్ని ఎదుర్కొనడం లేదని చూడబోతున్నాను కాబట్టి రెండు గరిష్ట వోల్టేజీలు లేదా పీక్ వోల్టేజీలు మళ్లీ సమయం మారబోతున్నాయి కాబట్టి నేను చెప్పగలను వాటిలో ఒకటి బహుశా ఇలా ఉంటుంది మరొకటి కొంతవరకు ఇలా ఉంటుంది కాబట్టి బహుశా ఇది Al మరియు ఇది A వాటిలో ప్రతి వోల్టేజీలు నేను మార్చబడినట్లుగా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ షిఫ్ట్ యొక్క కోణం ఎంతవరకు ఉంటుంది ఈ చిన్న పిచ్ కోణం ఎంత ఆధారపడి ఉంటుంది నేను 180 డిగ్రీల కంటే 150 డిగ్రీల వద్ద Al ఉంచినట్లు చెబితే నేను ఈ కోణాన్ని 30 డిగ్రీలుగా ఉండబోతున్నాను ఇది చిన్న పిచ్ కోణం ఏమైనప్పటికీ 180 మైనస్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి A మరియు Al లలో ప్రేరేపించబడిన వోల్టేజ్ల మధ్య నా ఫేజ్ షిఫ్ట్ గా నేను దీన్ని కలిగి ఉన్నాను ఈ కోణాన్ని కొన్ని γ అని పిలుస్తాను ఇప్పుడు వెక్టోరియల్ మొత్తం ఇది అవుతుంది కాబట్టి దీనిని PQR గా వ్రాస్తాను ఈ త్రిభుజం నేను PQR గా పేర్కొంటున్నాను ఈ కోణం 180 γ కాబట్టి ఇది కూడా γ 2 గా ఉండాలని నేను చెప్పగలను ఇది కూడా జ్యామితి ద్వారా γ2 గా ఉండాలి ఎందుకంటే ఇది 180 γ అయితే నేను 180 డిగ్రీలు పొందవలసిన మూడింటిని కలుపుతాను కాబట్టి ఇది ఈ రెండు సమానంగా ఉండాలి ఇది ఐసోసైల్స్ త్రిభుజం కాబట్టి నేను ఇక్కడ కోణంగా γ2 ఇక్కడ కోణంగా γ2 ఉంటుంది దీన్ని మిడ్పాయింట్గా వ్రాస్తాను కాబట్టి ఈ పాయింట్ను నేను O గా పేర్కొనవచ్చు కాబట్టి నేను OP ని E గా వ్రాయగలగాలి నేను ఈ పొడవును E అని పిలిస్తే కాబట్టి ఇది అవుతుంది కాబట్టి నేను వెక్టర్ మొత్తాన్ని కోరుకుంటే నేను వెక్టర్ మొత్తాన్ని గ కలిగి ఉండబోతున్నాను ఎందుకంటే నేను చివరికి ఈ పొడవు తీసుకోవాలి మరియు ఈ పొడవును కూడా తీసుకోవాలి నేను స్కేలార్ మొత్తాన్ని పరిశీలిస్తే మేము ఇప్పటికే 2E అని వ్రాసాము కాబట్టి పిచ్ కారకం లేదా γ అంటే పిచ్ కుదించబడిన కోణం 180 డిగ్రీలు కలిగి ఉండటానికి బదులుగా నేను దానిని ఎంత తగ్గించాను పిచ్ కారకం ఎంత ఉంటుందో అది నాకు ఇవ్వబోతోంది కాబట్టి ఈ రెండింటినీ కలిపి అంటే Kp మరియు Kd వీటిని అని పిలుస్తారు Kw ఇది వైండింగ్ కారకం మొదటిది తప్పనిసరిగా వైండింగ్ పంపిణీ కారణంగా ఉంది రెండవది వైండింగ్ యొక్క షార్ట్ పిచింగ్ కారణంగా ఉంటుంది నేను 180 డిగ్రీల వద్ద సరిగ్గా చేయకపోవచ్చు దీనివల్ల మళ్ళీ వోల్టేజ్లోకి కొంత తగ్గింపును ప్రారంభం చేస్తుంది కాబట్టి మొత్తంమీద నేను వోల్టేజ్ను వ్రాయగలగాలి కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ను దీనికి విరుద్ధంగా చూసినప్పుడు మరియు ఇండక్షన్ మోటారు లేదా సింక్రోనస్ మెషీన్ను చూసినప్పుడు పంపిణీ చేయబడిన వైండింగ్ కారణంగా నేను వోల్టేజ్లోకి స్వల్ప తగ్గింపు ను పొందుతాను కానీ మేము ఇనుము యొక్క గరిష్ట భాగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాము మరియు మేము ప్రాథమికంగా స్లాట్ అంతటా వైండింగ్లను ఉంచడానికి ప్రయత్నిస్తున్న కారణం అదే మేము అలా చేయగలిగితే రోటర్ యొక్క మొత్తం ఉపరితలాన్ని అలాగే స్టేటర్ను ఉపయోగించుకుంటున్నాము సాధారణంగా మేము పంపిణీ చేయడానికి కారణం అదే ట్రాన్స్ఫార్మర్ మరియు ఇండక్షన్ మోటారు లేదా సింక్రోనస్ మెషీన్ కోసం దాని వైండింగ్ పరంగా నిర్మాణం మధ్య తేడా ఏమిటో ఇప్పుడు మనం చూశాము మొదట సింక్రోనస్ మెషిన్ యొక్క ఓపెన్ సర్క్యూట్ లక్షణాలను చూద్దాం ఇది DC యంత్రం విషయంలో మేము చేసినదానికి పోలి ఉంటుంది DC జనరేటర్ విషయంలో మేము ఒక నిర్దిష్ట వేగంతో ప్రైమ్ మూవర్ సహాయంతో DC జనరేటర్ను నడపడం ఆపై మేము ఫీల్డ్ ఎక్సైటేషన్ ఇచ్చాము ఫీల్డ్ ఎక్సైటేషన్ నెమ్మదిగా పెరిగింది ఆపై ఉత్పత్తి అయ్యే వోల్టేజ్ ఓపెన్ సర్క్యూట్లోని ఆర్మేచర్తో కొలుస్తారు కాబట్టి ఓపెన్ సర్క్యూట్ లక్షణాన్ని పొందడానికి మేము అదే పని చేయబోతున్నాము కాబట్టి మేము అమలు చేయబోతున్నాము ప్రైమ్ మూవర్ యొక్క వేగం సమకాలిక వేగం అవుతుంది మరియు మనం మరొక మోటారు లేదా మరొక ఐసి ఇంజిన్ లేదా ఏదైనా ఇతర ప్రైమ్ మూవర్ కలిగి ఉండబోతున్నాం ప్రాథమికంగా యంత్రాన్ని అమలు చేయడానికి మరియు ఆ వేగాన్ని స్థిరంగా ఉంచాలి మరియు ఆ వేగం సింక్రోనస్ వేగానికి సరిగ్గా అనుగుణంగా ఉండాలి ఎందుకంటే సింక్రోనస్ జనరేటర్లు చాలా 50 హెర్ట్జ్ కోసం రూపొందించబడ్డాయి అవి 50 హెర్ట్జ్ కోసం రూపొందించబడి ఉంటే మరియు అది 4 పోల్ మెషీన్ అయితే మీరు దానిని 1500 rpm వద్ద అమలు చేయాలి ఇది 50 హెర్ట్జ్ కోసం రూపొందించబడితే కానీ అది 2 పోల్ మెషీన్ అయితే మీరు దానిని 3000 rpm వద్ద అమలు చేయాలి కాబట్టి మేము వేగాన్ని స్థిరంగా ఉంచబోతున్నాము కాబట్టి మనకు ఇక్కడ నిజంగా ఆర్మేచర్ ఉంది ఇది మూడు దశల ఆర్మేచర్ మరియు ఇక్కడ నా ఫీల్డ్ కాబట్టి ఇది ఫీల్డ్ కాబట్టి నేను ఒక కరెంట్ ఇవ్వబోతున్నాను ఇది నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి ఫీల్డ్ కరెంట్ యొక్క విభిన్న విలువల వద్ద ప్రేరేపిత EMF ఏమిటో నేను కొలవగలను కాబట్టి నేను ఫీల్డ్ను కలిగి ఉండబోతున్నాను ఇక్కడ నేను ఫీల్డ్ను వేరుగా ఉన్నట్లుగా చూపిస్తున్నాను దానితో పాటు వైండింగ్ ఉండాలి కానీ నేను దీన్ని సింక్రోనస్ వేగంతో తిప్పబోతున్నాను ఇప్పుడు నేను కరెంట్ను ఇంజెక్ట్ చేయబోతున్నాను ఇది వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ మరియు నేను ఒక క్షేత్రాన్ని ఉంచుతాను తద్వారా నేను ఫీల్డ్ కరెంట్ను కొలవగలను వోల్టేజ్ వేరియబుల్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి నేను స్థిరంగా సరఫరా చేయబోతున్నాను కాబట్టి నేను దీనిని పొటెన్షియల్ డివైడర్గా కలిగి ఉండబోతున్నాను ఇది వాస్తవానికి DC మూలానికి అనుసంధానించబడి ఉంది మరియు నేను ఈ అమ్మీటర్ను ఇక్కడ కనెక్ట్ చేయబోతున్నాను మరియు ఇది జాకీ పాయింట్ సహాయంతో కనెక్ట్ కానుంది కాబట్టి నేను తప్పనిసరిగా నా ఫీల్డ్ సిస్టమ్కు వేరియబుల్ వోల్టేజ్ను వర్తింపజేస్తాను అందువల్ల నేను ఎంత వోల్టేజ్ను వర్తింపజేస్తున్నానో బట్టి కరెంట్ల యొక్క వివిధ విలువలను రీడ్ చేసే అమ్మీటర్ను కలిగి ఉంటాను ఇప్పుడు లైన్ అంతటా లైన్ నుండి లేదా న్యూట్రల్ మరియు ఫేజ్ మధ్య వచ్చే వోల్టేజ్ ఏమిటో నేను కొలుస్తాను కాబట్టి వోల్టేజ్ నేను ఇచ్చిన వేగంతో ఇక్కడ ప్లాట్ చేయబోతున్నదాన్ని కొలుస్తాను నా VG లేదా EG నన్ను పిలవనివ్వండి ఎందుకంటే ఉత్పత్తి చేయబడిన వోల్టేజ్ ఫీల్డ్ కరెంట్కు సంబంధించి మారుతూ ఉంటుంది కాబట్టి DC మెషీన్ విషయంలో నాకు లభించిన మాదిరిగానే ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు కాబట్టి నేను కొంత మొత్తాన్ని పొందుతాను బహుశా చాలా తక్కువ వోల్టేజ్ కానీ చివరికి అది పెరుగుతుంది మరియు ఇది కొంత సమయం లో సంతృప్తమవుతుంది కాబట్టి ఇది సింక్రోనస్ జెనరేటర్లో అంతర్గతంగా ఉత్పత్తి చేయబడిన వోల్టేజ్ ఏమిటో సూచిస్తుంది కాబట్టి సింక్రోనస్ జనరేటర్ సింక్రోనస్ మెషిన్ సాధారణంగా మరియు సమానమైన సర్క్యూట్ యొక్క మరింత లక్షణాన్ని పరిశీలిస్తుంది